హాయ్ ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు చివరి మాడ్యూల్లో మనం ఏమి చూసామంటే మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఎలా ఉపయోగించవచ్చో చూశాము ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్గా ఎలా ఉపయోగించవచ్చో చూశాము ఇప్పుడు ఈ మాడ్యూల్లో ఆప్ ఆంప్ను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్గా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి ఆప్ ఆంప్ను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్గా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి మనం తెరపై చూద్దాం మరియు మీరు సర్క్యూట్ చూస్తారు ఇక్కడస్థితి ఏమిటి ఈ సందర్భం లో మనం ఇన్పుట్ వోల్టేజ్ను వర్తింపజేసాము లేదా మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు సిగ్నల్ను వర్తింపజేసాము మనకు ఇంకా ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ R1 మరియు R2 ఉన్నాయి మరియు ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేయబడింది నాన్ఇన్వర్టింగ్ టెర్మినల్కు సిగ్నల్ ఇవ్వబడుతుంది కాబట్టినాన్ ఇన్వర్టింగ్ క్లోజ్ లూప్ అమరికను నేను చూస్తే మొదట బాహ్య భాగాలు R1 మరియు R2 ఒక క్లోజ్డ్ లూప్ను ఏర్పరుస్తాయి మొదటి విషయం ఏమిటంటే బాహ్య భాగాలు R1 మరియు R2 ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ మాదిరిగానే క్లోజ్డ్ లూప్ను ఏర్పరుస్తాయి రెండవది అవుట్పుట్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కు ఫీడ్బ్యాక్ ఇక్కడ అవుట్పుట్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కు ఫీడ్ బ్యాక్ అవునా మూడవది ఇన్పుట్ సిగ్నల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు వర్తించబడుతుంది మీరు ఈ మూడు విషయాలు అర్థం చేసుకోవడం చాలా సులభం ఒకటి R1 మరియు R2 క్లోజ్డ్ లూప్ను ఏర్పరుస్తుంది రెండవది ఇన్వర్టింగ్ ఇన్పుట్ గ్రౌండ్ అవుతుంది మరియు ఇన్వర్టింగ్ ఇన్పుట్కు అవుట్పుట్ ఇవ్వబడుతుంది మూడవది ఇన్పుట్ సిగ్నల్ నాన్ ఇన్వర్టింగ్ ఆప్ ఆంప్ కుఇవ్వబడుతుంది ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ ఆప్ ఆంప్ ఐడియల్ అమరిక ను ఉపయోగిస్తోంది ఇది ఐడియల్గా ఉంటే వర్చువల్ షార్ట్ కోసం వర్తింప చేయడానికి మనకు సమాన పరిస్థితులు ఉన్నాయి ఆప్ అంప్ సర్క్యూట్ కోసం ఇది ప్రతికూల ఫీడ్ బ్యాక్ మరియు అనంతమైన ఓపెన్ లూప్ గైన్ ను కలిగి ఉంది ఇప్పుడు క్లోజ్డ్ లూప్ గైన్ G ఏమీ కాదు Vo Vi 1 R2 R1 చాలా ప్రాథమికంగా మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి చూద్దాం R1 ఇక్కడ ఉంది ఇది R2 ఇక్కడ ఉంది ఆపై వర్చువల్ గ్రౌండ్ భావన కారణంగా మనకు వోల్టేజ్ లో వ్యత్యాసం సున్నా ఉంది ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ ఏమైనప్పటికీ వర్చువల్ గ్రౌండ్ భావన కారణంగా మనకు ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద అదే వోల్టేజ్ ఉంటుంది ఇప్పుడు నేను దానిని చూస్తే ఇక్కడ కరెంటున్నది నేను కనుగొన్నాను ఇది V R1 అవుతుంది అది సున్నా వోల్ట్లకు సమానం లేదా మనం దాన్ని తరువాత కనుగొనవచ్చు ఇది ఏమీ కాదు కాని నాకు V1 కామన్ ఐతే 1 R2 R1 కాబట్టి Vo 1 R2 R1 అన్నీ సరే ఇది నా అవుట్పుట్ వోల్టేజ్ ఇది 1 R2 R1 కాబట్టి క్లోజ్డ్ లూప్ గైన్ విలోమ అనంత అవకలన గైన్ ఇది మనం చూసినది సున్నా అనంత ఇన్పుట్ ఇంపెడెన్స్ తప్ప మరొకటి కాదు అంటే V R1 ఎందుకంటే R1 అనేది ఇన్పుట్ జీరో అవుట్పుట్ ఇంపెడెన్స్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది క్లోజ్డ్ లూప్ గైన్ బాహ్య నిష్క్రియాత్మక భాగాలలో ఉంది అనగా బాహ్య నిష్క్రియాత్మక భాగాల ద్వారా మనం అర్థం ఏమిటో చూశాము అప్పుడు మనం క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైయర్ ట్రేడ్ ఆఫ్ గైన్ చూశాము ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో ఇది సరిగ్గా ఇలాంటి భావన అని కూడా మనంచూశాము కాబట్టి నేను దాని సమానమైన సర్క్యూట్ నమూనాని గీస్తే ఇన్పుట్ ఇంపెడెన్స్ అనంతం గైన్ 1 R2 R1 మేము ఇక్కడ వ్రాసిన v అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ ఇంపెడెన్స్ 0 గైన్ 1 R2 R1 తప్ప మరొకటి కాదు కాబట్టి చాలా విషయాలు ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్తో సమానమైనవని మీరు గుర్తుంచుకోవాలి తప్ప ఇప్పుడు ఇన్పుట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు వర్తించబడినందున నా అవుట్పుట్ సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్కు అదే దశలో ఉంటుంది అంటే నేను ఈ ప్రత్యేక టెర్మినల్ వద్ద ఇన్పుట్ సిగ్నల్ ను వర్తింపజేస్తే నా అవుట్పుట్ విస్తరించబడుతుంది కాని అదే దశలో ఉంటుంది సరే కాబట్టి ఇది సున్నా డిగ్రీ ఇది కూడా సున్నా డిగ్రీ ఇది అవుట్పుట్ మీరు ఇన్పుట్ సిగ్నల్తో పోల్చినప్పుడు అదే దశలో ఉంది ఆ వైపు నాన్ ఇన్వర్టింగ్ ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ ఆప్ ఆంప్ యొక్క ఉదాహరణను తీసుకుందాం కాబట్టి Rf 100 కిలో ఓంలకు సమానం అయితే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ యొక్క క్లోజ్డ్ లూప్ గైన్ కనుగొనండి Rin 10 కిలో ఓంకు సమానం మనకు Rf విలువ ఉంది మనకుRin విలువ సరైనది ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క సూత్రం 1 Rf Rin ఇది గైన్ మరియు నేను Vo కలిగి ఉంటే Vo 1 RfRin Vin సరైనదే కదా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క సూత్రం సరైనది కాబట్టి ఇవ్వబడింది అందువల్ల ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ యొక్క క్లోజ్డ్ లూప్ గైన్ 11 లేదా 20 8 డిబి ఇది 20 లాగ్ గైన్ లేదా 20 లాగ్ ను ఉపయోగించడం ద్వారా గైన్ యొక్క విలువను డెసిబెల్లుగా మార్చడం ద్వారా విలువను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా 8 డెసిబెల్ పొందవచ్చు ఎందుకంటే మీరు ఇచ్చిన సమీకరణంలో రెసిస్టర్ల విలువను ప్రత్యామ్నాయం చేయాలి కాబట్టి మరొకటి కనుగొందాం మరొక సమస్యను పరిష్కరిద్దాం కాబట్టి ఈ సమస్య ఏమిటంటే అసలు సర్క్యూట్ యొక్క గైన్ 40 కి పెరిగింది మీరు ఇలాంటి ఉదాహరణను చూశారు అవసరమైన రెసిస్టర్ల విలువలను కనుగొనండి కాబట్టి Av 40 ఇచ్చినట్లయితే అది మనకు తెలుసు Rin 10 కిలో ఓం కాబట్టి Rf 390 కిలో ఓం కావచ్చు కాబట్టి ఇది అర్థం చేసుకోవడం సులభం మరియు అందుకే తదుపరి సమస్యకు వెళ్దాం తరువాతి సమస్య ఏమిటంటే ఈ యాంప్లిఫైయర్ సర్క్యూట్ యొక్క ప్రతి దశకు వోల్టేజ్ గైన్ రెండింటికీ నిష్పత్తి మరియు డెసిబెల్ యూనిట్లలో లెక్కించడం తరువాత మొత్తం వోల్టేజ్ గైన్లను లెక్కించడం కాబట్టి మీకు ఇలాంటి యాంప్లిఫైయర్ ఇవ్వబడింది ఇక్కడ రెండు దశలు ఉన్నాయని మీరు చూస్తారు మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఇన్పుట్ను వర్తింపజేస్తున్నాము మరియు అవుట్పుట్ మళ్ళీ మరొక యాంప్లిఫైయర్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ కువర్తించబడుతుంది సరే మొదటి యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ రెండవ ఆప్ అంప్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్క్ ఇవ్వబడుతుంది ఇక్కడ Av యొక్క విలువను కనుగొనమని అడుగుతాము మొత్తం వోల్టేజ్ గైన్ యొక్క విలువను మనం కనుగొనవలసి ఉంటుంది మరియు ప్రతి దశకు వోల్టేజ్ గైన్ కూడా ఉంటుంది కాబట్టి సర్క్యూట్ క్లిష్టంగా కనబడుతుందని మీరు చూస్తారు కానీ పరిష్కారం చాలా సులభం ఇప్పుడు మీరు మొదటి దశను చూస్తున్నారు స్టేజ్ వన్ ఏమిటి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సూత్రం అంటే 1 Rf R1 రైట్ కాబట్టి Rf 3 3k R1 4 7k అంటే ఏమిటి రెండవ దశను పరిశీలిద్దాం రెండవ దశ సూత్రం ఏమిటి ఎందుకంటే 9 1 2 2 3 136 3 136 1 4 136 అవుతుంది కాబట్టి మనకు ఇప్పుడు Av2 కూడా తెలుసు కాబట్టి నేను నా Av1 ను డెసిబెల్గా మార్చినట్లయితే 20లాగ్ 1 702 లేదా అది 4 6 డెసిబెల్స్ అవుతుంది నేను నా Av2 ను డెసిబెల్స్గా మార్చుకుంటే నేను కలిగి ఉంటాను 20 లాగ్ 4 136లేదా 12 3డెసిబెల్ అందువల్ల నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క మొత్తం గైన్ Av2 xAv1 1 ఇప్పుడు మళ్ళీ నేను డెసిబెల్స్ లో నా గైన్ మార్చాలనుకుంటున్నాను అప్పుడు నేను ఉపయోగించాలి 20 లాగ్ అది నాకు 16 9 డెసిబెల్స్ విలువను ఇస్తుంది అది నాకు 16 9 డెసిబెల్స్ విలువను ఇస్తుంది మీకు ఇచ్చిన నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సమస్య కోసం మనం ఈ విధంగా పరిష్కారాన్ని కనుగొనగలము కాబట్టి తరువాతి మాడ్యూల్లో అవకలన యాంప్లిఫైయర్ను ఎలా పరిష్కరించగలమో చూద్దాం ఇంతకుముందు మనం ఇన్వర్టింగ్ చేయడాన్ని చూశాము అప్పుడు మనం సమ్మింగ్ యాంప్లిఫైయర్ చూశాము తరువాత నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ చూశాము ఇప్పుడు అవకలన యాంప్లిఫైయర్ అంటే ఏమిటో తదుపరి మాడ్యూల్లో చూద్దాం అప్పటి వరకు మీరు ఈ మాడ్యూల్ను చూసి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి లేదా మీరు ఆప్ ఆంప్ ను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్గా ఎలా రూపొందించవచ్చు ఆప్ ఆంప్ ను ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్గా ఎలా రూపొందించవచ్చు మీరు ఆప్ ఆంప్ ను సమ్మింగ్ యాంప్లిఫైయర్ గా ఎలా రూపొందించవచ్చో అర్ధం చేసుకోండి అప్పటి వరకు జాగ్రత్త వహించండి నేను మీ అందరినీ తదుపరి తరగతిలో చూస్తాను బై